గత సెషన్లో మనము రిలయన్స్ పరిశ్రమల ఆర్థిక విషయాల గురించి చర్చిస్తున్నాము మనము వారి లాభము నష్టం బ్యాలెన్స్ షీట్ నగదు ప్రవాహాన్ని పరిగణించాము మరియు కొన్ని నిష్పత్తులను కూడా లెక్కించాము కాబట్టి మనము 5 సంవత్సరాల డేటాను తీసుకుని సంస్థ కోసం కంపెనీ విశ్లేషణ చేస్తున్నాము అదే విధంగా కొనసాగిద్దాం కాబట్టి మనము ఇక్కడ నికర పని మూలధనం నుండి అమ్మకాల నిష్పత్తి వరకు వచ్చాము మరియు ఈ కదలికలు చాలా ఆసక్తిదాయకంగా ప్లస్ 8 శాతం నుండి మైనస్ 32 శాతం వరకు ఉందని మనము చూశాము కాబట్టి ఇప్పుడు చాలా ప్రతికూల అమ్మకాల శాతంగా పని మూలధనం ఉంది తదుపరిది ఒక్కో షేరుకు అమ్మకాలు కాబట్టి అమ్మకాలను తీసుకొని వాటాల సంఖ్యతో విభజించండి కాబట్టి 14477 98 మరియు మీరు దానిని కొంత కాలానికి లాగితే ఒక్కో షేరు అమ్మకం నెమ్మదిగా తగ్గుతున్నట్లు మీరు చూడవచ్చు ఎందుకంటే అమ్మకాల పనితీరు పడిపోయింది అయితే వాటాల సంఖ్య పెరిగింది ఇక్కడ ప్రతి షేరుకు అమ్మకము తగ్గింది తర్వాత ముఖ్యమైన సంఖ్య ఆర్థిక స్టాక్ మార్కెట్ కోణములో అది EPS లేదా ప్రతి షేర్ పై సంపాదన కాబట్టి న్యూమరేటర్ మనము PAT ను తీసుకుంటామని మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను ఇది కంపెనీ యొక్క మొత్తం లాభం ఒక్కో షేరుకు లభించే లాభాలను తెలుసుకోవడానికి వాటాల సంఖ్యతో విభజించబడింది కాబట్టి మార్చి 17 లో ప్రతి షేరుకు 76 ఆదాయాలు పెరిగాయి ఎందుకంటే లాభం పెరిగింది కానీ ఇప్పుడు అది గణనీయంగా తగ్గింది ఎందుకంటే ఇప్పుడు వాటాల సంఖ్య కూడా పెరిగింది ఇక్కడ ప్రతి షేరుకు డివిడెండ్ మనము డివిడెండ్ కోసం ఊహించి ఒక మొత్తాన్ని తీసుకున్నాము మరియు ప్రతి షేరుకు డివిడెండ్ పొందడానికి షేర్ల సంఖ్యతో విభజిస్తాము కనుక డివిడెండ్ను మొత్తము షేర్ల సంఖ్యతో భాగిస్తే నేను అనుకుంటున్నాను అక్కడ కొంచము సందిగ్ధత ఉంది మనము మరల చేద్దాం కనుక 34 02 ఇది కొంచెం ఎక్కువ తక్కువగా ఒకే విధంగా కొంతకాలానికి ఉన్నది తరువాతిది డివిడెండ్ దిగుబడి ఇప్పుడు ఇది ముఖ్యమైన నిష్పత్తి మరియు కొద్దిగా భిన్నమైన నిష్పత్తి ఎందుకంటే ఇది మార్కెట్ ధరల పై డివిడెండ్ను పొందడానికి ప్రయత్నిస్తోంది సగటు మార్కెట్ ధర మనకు తెలుసు కాబట్టి సగటు ప్రాతిపదికన లెక్కించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి డివిడెండ్ అనేది వాటాదారునికి తిరిగి రావడం మనము ఒక్కో షేర్ ప్రాతిపదికన లెక్కించిన దానిని సంవత్సరంలో సగటు మార్కెట్ ధరతో విభజించండిఆ సంవత్సరము నందు 0 04 దీని శాతం రూపములో చేయండి కనుక 4 20 శాతము కొన్ని సంవత్సరాల్లో ఇది తగ్గింది ఎందుకంటే మార్కెట్ ధర ఎక్కువ డివిడెండ్ మాత్రము పెరగ లేదు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ నుండి ప్రతి షేరుకు పుస్తక విలువ మనకు తెలుసు నికర విలువ ఏమిటి మరియు దానిని ఒక్కో షేర్ ప్రాతిపదికన లెక్కించండి కంపెనీ మొత్తం షేర్ ప్రాతిపదికన ఈ రోజు అమ్ముడైతే ఇది కంపెనీ మొత్తం విలువను సూచిస్తుంది కాబట్టి ఇది మిలియన్ల రూపాయిల పరంగా 83133 మరియు ఇప్పుడు ఇది 105959 కు పెరిగింది తదుపరి నిష్పత్తులు ధర సంబంధిత నిష్పత్తులు PE నిష్పత్తి కాబట్టి ధరపై ఆదాయం ఒక నిర్దిష్ట సమయంలో చేయవచ్చు కానీ ప్రస్తుతం మనము సగటున చేస్తాము కాబట్టి సంవత్సరంలో సగటు ధర ప్రతి షేరుకు సంపాదన ద్వారా విభజించబడింది కాబట్టి షేర్లకు 1 కి 10 59 క్షమించండి అది 1 షేర్ కోసం కాదు అది 10 59 రెట్లు మరియు మీరు ఇప్పుడు పెరిగినట్లు చూడవచ్చు ఇది ఇప్పుడు గణనీయంగా పెరిగినది ఇది 23 చాలా ఎక్కువ దీని అర్థం ఏమిటి ఎక్కువ అనేది మంచిదా లేదా తక్కువ అనేది మంచిదా సాధారణంగా కంపెనీ ప్రసిద్ధి నుండి చూస్తే ఎక్కువ మంచిది అంటే ఈ కంపెనీ ఆదాయాలు వల్ల మార్కెట్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నది కానీ పెట్టుబడిదారులు కోణంలో చాలాసార్లు తక్కువ మంచిది కావచ్చు ఎందుకంటే అది షేర్లు కొనడానికి మంచి సమయము వాస్తవానికి ఇతర మార్కెట్ సంబంధిత కారకాలు కూడా PE లోకి వెళ్తాయి ఎందుకంటే వాటా ధర కూడా విస్తారమైన మార్కెట్ మరియు ఆర్థిక సంబంధిత కారకాలపై ఆధారపడి ఉంటుంది తరువాత ధర పుస్తక విలువ నిష్పత్తి మనము ఇప్పుడే ప్రతి షేర్ యొక్క పుస్తక విలువ లెక్క కట్టాము ఇప్పుడు మనము దానిని ధరలకు లింక్ చేయడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు డివిడెండ్ చెల్లింపు నిష్పత్తికి వెళ్దాం కాబట్టి మనము ఇప్పటికే ప్రతి షేరుకు డివిడెండ్ను లెక్కించాము దానిని మనము విభజిస్తాము మనము మార్కెట్ ధరను తీసుకుంటాము కాబట్టి మార్కెట్ ధరపై ఒక్కో షేరుకు డివిడెండ్ ఇది వాటాదారులు సంపాదించే శాతం సాధారణంగా ఒక శాతంగా లెక్కించబడుతుంది క్షమించాలి కొంచెం సందిగ్ధం ముందుగా మనము డివిడెండ్ ఉత్పాదన లెక్క కట్టాము ఇది మార్కెట్ ధరపై ఒక్కో షేరుకు మార్కెట్ డివిడెండ్ ప్రస్తుతం డివిడెండ్ చెల్లింపును కనుగొనమని అడిగారు డివిడెండ్ చెల్లింపు అంటే 100 రూపాయల ఆదాయము నుండి ఎంత డబ్బు డివిడెండ్గా చెల్లించబడుతుంది కాబట్టి ఇది EPS పై DPS కాబట్టి DPS ను EPS ద్వారా విభజించారు కాబట్టి 44 46 శాతం డివిడెండ్ చెల్లింపు ఈక్విటీ యజమానులకు అందుబాటులో ఉన్న లాభాల నుండి డివిడెండ్గా ఎక్కువ శాతం ఇప్పుడు చెల్లించబడుతుందని ఇది కొద్దిగా పెరిగిందని మీరు చూడవచ్చు ఇప్పుడు మూడు తదుపరి నిష్పత్తులు ఉద్యోగుల పనితీరుకు సంబంధించినవి కాబట్టి ఇది మీరు చెప్పగలిగే సెమీ ఫైనాన్షియల్ రేషియో ఎందుకంటే హారం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య అవుతుంది మరియు మనము అమ్మకాల సగటు వేతనాలు మరియు సగటు నికర లాభాలను ఉద్యోగుల సంఖ్యతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మొదటిది ఉద్యోగుల సంఖ్యపై అమ్మకాలు కాబట్టి ఇది ప్రతి ఉద్యోగికి 181782 మిలియన్లు మరియు అమ్మకాలు పెద్దగా పెరగనందున పతనం ఉందని మీరు చూడవచ్చు వాస్తవానికి అమ్మకాలలో తగ్గుదల కనిపించింది మరియు గత సంవత్సరంలో మాత్రమే స్వల్ప పెరుగుదల ఉంది ప్రతి ఉద్యోగికి సగటు వేతనాలు కాబట్టి మొత్తం వేతన డేటా ఉద్యోగుల సంఖ్యతో విభజించబడింది కాబట్టి 2331 మిలియన్లు ఈ డేటాలో కొంత గందరగోళం ఉంది అంత మొత్తము ప్రతి 1000 ఉద్యోగులుకు ఇవ్వబడింది అందుకే మనము చాలా ఎక్కువ సంఖ్యను పొందుతున్నాము కాబట్టి చింతించకండి మనం ఏమి చేస్తున్నామో అంత ఎక్కువ మొత్తాన్ని వారు పొందలేకపోతున్నారు మనం మొత్తం మొత్తాన్ని మిలియన్లలో తీసుకుంటున్నాము మరియు 1000 పరంగా ఉద్యోగుల సంఖ్యతో విభజించాము కాబట్టి ఇంకా మనం సరైన సంఖ్యను పొందడానికి 1000 తో విభజించాలి కాబట్టి మనకు కేవలం రెండు మాత్రమే వచ్చింది ప్రతి ఉద్యోగికి సగటు అమ్మకాలకు కూడా అదే విధంగా 1000 ద్వారా విభజించాల్సిన అవసరం ఉంది ఇది మిలియన్ల రూపాయలలో ఉందని గుర్తుంచుకోండి తరువాతిది ప్రతి ఉద్యోగికి సగటు నికర లాభం కాబట్టి మనము పన్ను తరువాత లాభం తీసుకుంటున్నాము మరియు దానిని ఉద్యోగుల సంఖ్యతో విభజిస్తున్నాము మరియు 1000 ద్వారా మరింత విభజిస్తున్నాము ఎందుకంటే ఉద్యోగుల సంఖ్య 1000 లో ఉంది కాబట్టి 9 41 ఇది ఇప్పుడు పెరిగింది ఎందుకంటే ఇటీవలి సంవత్సరాలలో లాభదాయకత కొంచెం మెరుగుపడింది ఇప్పుడు చివరి రెండు నిష్పత్తులు ఆపరేటింగ్ నగదు ప్రవాహ నిష్పత్తులకు నికర అమ్మకాలు మనము నగదు ప్రవాహంపై చాలా నిష్పత్తులు చేయలేదు కాబట్టి కార్యకలాపాల నుండి వచ్చే నగదు ఆపరేటింగ్ నగదు ప్రవాహం అని మనకు తెలుసు మరియు మనకు నికర అమ్మకాల గణాంకాలు వచ్చాయి కాబట్టి మనము మన అమ్మకాలను ఆపరేటింగ్ నగదు ప్రవాహంతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నాము నిష్పత్తిలో నెమ్మదిగా పతనం ఉందని మీరు చూడవచ్చు కాబట్టి అధిక సంఖ్య అమ్మకాలకు సంబంధించి ఆపరేటింగ్ నగదు ప్రవాహాలు తక్కువగా ఉన్నాయని మనము అర్థం చేసుకుంటాము ప్రస్తుతం నెమ్మదిగా నిష్పత్తి తగ్గుతున్నది ఇది చేదు సంకేతం చివరిది ఆపరేటింగ్ నగదు ప్రవాహం యొక్క శాతంగా లాభాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి వారు నికర లాభం కోరినందున మనము పన్ను తరువాత లాభాలను లెక్కిస్తున్నాము మరియు కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం ద్వారా విభజిస్తున్నాము అది శాతం రూపములో బాగా అర్థం అవుతుంది కాబట్టి లాభాలు 52 శాతం మరియు ఇప్పుడు అవి ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉన్నాయి అవి ఇప్పుడు 50 శాతం మనము పిబిడిఐటిని లింక్ చేస్తే అది మంచి అర్థవంతం అవుతుంది ఎందుకంటే ఇది కార్యకలాపాల నుండి లాభం నగదు లాభం కాబట్టి దానిని కూడా లింక్ చేద్దాం కాబట్టి మనము మన నగదు లాభాన్ని ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నగదుతో అనుసంధానిస్తున్నాము కాబట్టి టాక్స్ తీయక ముందు ఆదాయం తీసుకుందాము వడ్డీ కలుపుదాం తరుగుదల కలిపి మన PBDIT వస్తుంది ఇంకా దీనిని మొదట కార్యకలాపాల ధనముతో విభజించండి కాబట్టి మీరు 0 99 1 31 ను పొందుతున్నారు ఈ మొత్తం 1 కి దగ్గరగా ఉంది ఇది సరైనది ఎందుకంటే రెండూ ఉత్పత్తి చేయబడిన నగదును చూపిస్తున్నాయి ఒకటి నగదు ప్రాతిపదికన వచ్చే లాభం మరొకటి కార్యకలాపాల నుండి వచ్చే నగదు అందుకే మొత్తాలు చాలా దగ్గరగా ఉన్నాయి ఇవి 0 99 1 33 etcetera కాబట్టి మనము ఇక్కడ వివిధ నిష్పత్తులను లెక్కించడానికి ప్రయత్నించాము నేను మీకు చెప్పినట్లుగా వందలలో నిష్పత్తులను లెక్కించవచ్చు కాని ప్రతి వాటాదారుడి కోణం నుండి ప్రతి నిష్పత్తి చాలా ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ మనము ముఖ్యమైన నిష్పత్తుల సంఖ్యను లెక్కించడానికి ప్రయత్నించాము మరియు ప్రధాన నిష్పత్తుల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము మరియు వాటిని వేర్వేరు సంస్థల కోసం పని చేయడానికి ప్రయత్నించాము ఎందుకంటే ఇది మీకు సంస్థ యొక్క పనితీరు లేదా ఆర్థిక స్థితి లేదా నిర్దిష్ట నగదు ప్రవాహం గురించి అంతర్దృష్టిని ఇస్తుంది ఇక్కడ ఆపి వేద్దాం